work done by electric fieldE

E PV IE l j aEjlaE

B0 dV 0E

EB B

dWdt10dV E B 120E2dV EB B dWdt B220dV 120E2dV dV 10 dWdt B220dV 120E2dV dS